మెండిలియన్ జెనెటిక్స్ మెండిలియన్ ఇన్హెరిటెన్స్ ప్రిన్సిపల్స్ మెండిలియన్ జెనెటిక్స్ మీద ఉపన్యాసాల సమితికి స్వాగతం చాలా రకాల వ్యాధులు జన్యుపరమైన సంబంధాన్ని కలిగి ఉండటాన్ని మనం గమనించాం ఉదాహరణకు మనదేశంలో సికిల్ సెల్ ఎనీమియా లేదా సికిల్ సెల్ డిసీస్ బీటా తలసేమియా డౌన్ సిండ్రోమ్ గ్లూకోజ్ సిక్స్ ఫాస్పేట్ డిహైడ్రోజినేస్ డెఫిషియన్సీ అన్ని కూడా సంభవిస్తున్న జన్యు వ్యాధులు US లాంటి మిగిలిన దేశాలలో సీస్టిక్ ఫైబ్రోసిస్ అనేది విస్తృతంగా సంభవించే జన్యుపరమైన రుగ్మత అలాగే హంటింగ్టన్'స్ డిసీస్ Huntington's disease మరియు అకోండ్రోప్లాసియా కూడా ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే మన సమగ్ర లక్ష్యం ఏమిటంటే పిల్లలకి రుగ్మత సంక్రమించే అవకాశాలను మనం అంచనా వేయగలిగితే తల్లిదండ్రులు వారి పిల్లల్లో అటువంటి అపసవ్యాలను సంభాళించడానికి సిద్ధంగా ఉంటారు సమాచారం ఏ విధంగా వారసత్వాన్ని పొందుతుందో లేదా స్వభావాలు ఏ విధంగా వారసత్వంగా వస్తాయో మనకు బాగానే తెలుసు ఇటువంటి ప్రయోజనాలకి దాదాపుగా శతాబ్దం క్రిందట రూపొందించిన మెండిలియన్ జెనెటిక్స్ యొక్క సూత్రాలు వాడుకకు అనుకూలంగా ఉంటాయి అందుకనే మనం మెండిలియన్ జెనెటిక్స్ గురించి తెలుసుకున్నాము నేను ఇదివరకే ఈ వీడియో ని గురించి మీకు చెప్పాను ఇప్పటికీ కూడా మీరు చూడనట్లయితే కొద్దిగా పెద్దది అయినా తప్పకుండా చూడండి ఇది మెండల్ ప్రయోగాలూ మరియు సూత్రాల మీద ఇది చాలా మంచి వీడియో మనం మెండల్ ప్రయోగాల గురించి మరింత తెలుసుకునే ముందు వారసత్వం యొక్క మెండెలియన్ విశ్లేషణతో సమానమైన పరిభాషకు జన్యుశాస్త్రం నేపథ్యంలో ఈ రోజుల్లో మనం ఉపయోగించే ఏ పరిభాషనైనా మ్యాప్ చేయాల్సిన అవసరం ఉంది ఉదాహరణకు మనం సిస్టిక్ ఫైబ్రోసిస్ ను తీసుకుంటే పరమాణు పరంగా ఉండే క్లోరైడ్ ట్రాన్స్పోర్టర్ ఉనికి ఒక జీవి పొడుగు లేదా పొట్టి మొదలగు లక్షణాలను వారసత్వ స్వభావం ద్వారా నిర్ణయిస్తుంది ఇంకా ఈ క్లోరైడ్ ట్రాన్స్పోర్టర్ రెండు రకాలుగా ఉండవచ్చు క్లోరైడ్ ట్రాన్స్పోర్టర్ కు కావలసిన పోర ప్రోటీన్ పని చేస్తూ ఉండడం ఇలా అయితే పరవాలేదు లేక క్లోరైడ్ ట్రాన్స్పోర్టర్ కు కావలసిన పోర ప్రోటీన్ పని చేయకపోవడం దీనివల్ల వ్యాధి కలుగుతుంది ఈ విధంగా రెండు రకాల లక్షణాంశాలు ఉంటాయి ఈ రెండు లక్షణాంశాలు యొక్క కార్యాచరణం లేదా పని చేయలేక పోవడం అనేవి లక్షణాల యొక్క వైవిధ్యాలు ఇది ఇక్కడ పరిభాష వేరే మాటల్లో చెప్పాలంటే శాస్త్రీయ పరిభాషలో పొడుగు మరియు పొట్టి అనేవి ఎత్తు అనే లక్షణాల యొక్క లక్షణాంశాలు ప్రతి లక్షణాంశాన్నిహోమోలాగస్ క్రోమోజోమ్ల పై ఉండే రెండు యుగ్మ వికల్పాలు నిర్ణయిస్తాయి అని మనం ముందే తెలుసుకున్నాం ఇవి జన్యువుల తో సమానం ఉదాహరణకు వీటిని హోమోలాగస్ క్రోమోజోమ్ల మీద ఉండే రెండు లోకై ని బట్టి TT Tt tT లేదా tt అని నిర్ణయించవచ్చు ఒకవేళ రెండు క్యాపిటల్ T లు ఉంటే క్లోరైడ్ ట్రాన్స్పోర్టర్ కు కావలసిన పోర ప్రోటీన్ పనిచేస్తూ ఉన్నట్టు లేదా రెండిటిలో ఒకటైనా క్యాపిటల్ T కనుక అయితే అది పని చేస్తున్నట్టు అదే రెండు స్మాల్ అయితే అప్పుడది పని చేయనట్టు ఈ రోజుల్లో మనకు తెలిసిన పరమాణు అంశాలకు ఏమీ తెలియని పాత మెండెలియన్ సమయానికి మధ్య ఇది మ్యాపింగ్ వారసత్వాన్ని వివరించడానికి ఈ రకమైన మోడల్తో రావడం చాలా తెలివైన పని మీరు గమనించినట్లు ఇది చాలా సరళమైన ఉజ్జాయింపు ఈ ఉజ్జాయింపును పాటించని అనేక భిన్నమైన వ్యాధులు కూడా ఉన్నాయి మనం మొదట ఎంతో ఉపయోగకరమైన ఈ ఉజ్జాయింపును తెలుసుకుందాం ఆ తరువాత నేను మీకు అందులో భిన్నాలను చూపిస్తాను మనము ఇంతకుముందు ఇక్కడ ఆపినట్టు గుర్తు ఇప్పుడు పాఠంలో ఇంకొంచెం ముందుకి వెళదాము మనం మెండల్ యొక్క పనిని చూడబోతున్నాం మరియు సమీక్షించబోతున్నాం మళ్ళీ ఇంకొకసారి నన్ను ఈ వీడియో యొక్క ప్రాముఖ్యతను తెలుపనివ్వండి మెండల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటే అనువంశిక సూత్రాలను కనుగొనడానికి బఠానీ మొక్కలతో పని చేశారు మన పరిచయ ఉపన్యాసంలో మన చుట్టూ ఉన్నదాన్ని మనం అర్థం చేసుకోవాలనుకుంటున్నందున దాని కొరకు ఏదో ఒకటి అధ్యయనం చేయడం గురించి నేను ప్రస్తావించాను ఈ అధ్యయనం అలాంటిది ఇంకా ఇది ఎక్కడికి దారితీసిందో చూడండి మెండల్ 7 స్వభావాలను అధ్యయనం చేశారు వీటిలో ప్రతిదానికి రెండు లక్షణాలు ఉన్నాయి అతను అధ్యయనం చేసిన స్వభావాలు పువ్వు రంగు విత్తనం రంగు విత్తనం ఆకృతి కాయ రంగు కాయ ఆకృతి మొక్క పొడవు మరియు పువ్వు స్థానం ఇంకొద్దిగా ఈ స్వభావాలను విశదీకరిస్తూ పువ్వు రంగు విత్తనం రంగు విత్తనం ఆకృతి కాయ రంగు కాయ ఆకృతి మొక్క పొడవు మరియు పువ్వు స్థానం వీటిని ఫినోటైప్స్ అంటే దృశ్యరూపం అంటారు ఉదాహరణకు పువ్వు రంగు పర్పల్ గాని తెలుపు గాని అవ్వవచ్చు రెండూ కూడా ఫినోటైప్స్ పువ్వు రంగు ఒక ఫినోటైప్ ఈ బఠానీ మొక్కల యొక్క ప్రత్యేకమైన చిత్ర రూపంలో పువ్వు రంగు పర్పుల్ గాని తెలుపు గాని ఉండవచ్చు విత్తనం రంగు పసుపుపచ్చ గాని ఆకుపచ్చ గాని కావచ్చు విత్తనం ఆకృతి గుండ్రంగా లేదా ముడతలు పడి ఉండవచ్చు గుండ్రంగా అంటే మృదువుగా కాయ రంగు ఆకుపచ్చ లేదా పసుపు పచ్చ కాయ ఆకృతి ఉబ్బినట్టు లేదా నొక్కులు ఉన్నట్టు మొక్క పొడవు పొడుగు లేదా పొట్టి ఇంకా పువ్వు స్థానం ఆక్సియల్ లేదా చివర టెర్మినల్ అయి ఉండవచ్చు ఇవి మెండల్ అధ్యయనం చేసిన లక్షణాలు ఇందులో చాలా మటుకు లక్షణాలు చాలా సరళమైనవి అనుకోకుండా ఇవి చాలా సులువైనవి అయ్యాయి అందువల్ల ప్రాథమిక అనువంశిక సూత్రాలు మెండల్ అధ్యయనం చేయడానికి తోడ్పడ్డాయి అతను సులువైన వారసత్వాలను నిరూపించడానికి ఈ ప్రాథమిక అనువంశిక సూత్రాలను కనుగొన్నారు ఇప్పుడు మనం ఒక్క లక్షణం వైపు దృష్టి సారిద్దాం ఉదాహరణకు పువ్వు రంగు మెండల్ తన ప్రయోగాలను ట్రూ బ్రీడింగ్ ప్లాంట్స్ అంటే స్వచ్ఛమైన సంతానోత్పత్తి మొక్కల ద్వారా మొదలెట్టారు అసలు ట్రూ బ్రీడింగ్ అంటే ఏమిటి దాని అర్థం ఇక్కడ మనం పువ్వు రంగు సందర్భంలో తీసుకుంటే అన్ని తరాల లోనూ ఒకే రంగు పువ్వు పూస్తుంది అంటే అది తనలో తాను ట్రూ బ్రీడింగ్ అన్నమాట కాబట్టి పువ్వు రంగు పర్పుల్ కనుక అయితే ముందు వచ్చే అన్ని తరాల లోనూ దాని రంగు పర్పల్ గానే ఉంటుంది అలాగే అది తెలుపు అయితే గనుక ముందు తరాలన్నింటిలో అది తెల్లగానే ఉంటుంది ఇటువంటి మొక్కలను ట్రూ బ్రీడింగ్ ప్లాంట్స్ అంటే స్వచ్ఛమైన సంతానోత్పత్తి మొక్కలు అంటారు తన ప్రయోగాలను మొదలెట్టే ముందు మెండల్ సమయం తీసుకొని అవి ట్రూ బ్రీడింగ్ ప్లాంట్స్ అని నిశ్చయించుకున్న తరువాత తన పని మొదలు పెట్టారు అతను స్వచ్ఛమైన సంతానోత్పత్తి మొక్కలతో మొదలు పెట్టినప్పుడు పర్పుల్ రంగు పువ్వులు ఇచ్చే దానిని తెలుపు రంగు పువ్వులు ఇచ్చే దానితో సంకరణం చేశారు స్త్రీ బీజ కణాల నుండి పుప్పొడిని తీసుకుని వివిధ మార్గాల్లో సంకర్షణ జరిపినప్పుడు ఈ సంకరణం మొదటి తరం అన్ని మొక్కలలోనూ పర్పుల్ రంగు పువ్వులను ఇచ్చింది ఇది పేరెంటల్ జనరేషన్ మొదటి తరంలో కేవలం పర్పుల్ రంగు పువ్వులు మాత్రమే ఉన్నాయి తెలుపు రంగు పువ్వులు జాడే కనపడలేదు మధ్యలో ఇంకొక రంగు వచ్చే అవకాశం లేదు అయితే పర్పుల్ గాని వైట్ గాని అవ్వాలి ఈ F1 జనరేషన్ లో అది పర్పుల్ అయింది ఈ విధంగా అతను పరిశీలన చేశారు ఇంకా అతను పెద్ద సంఖ్యలో మొక్కలను గమనించి దానిని కనుగొనడానికి గణాంక విశ్లేషణ చేశారు కేవలం ఒక్క దాని మీదే కాకుండా అతను ప్రయోగాల సమితి మొత్తం మీద ఒక విశ్లేషణ చేసి వివిధ రకాల పరిశీలనలు కనుగొన్నారు కాకపోతే ఇక్కడ ఈ ప్రత్యేక పరిస్థితిలో దీనివల్ల పెద్దగా ఏమీ తేడా ఉండదు ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా పర్పుల్ రంగు పువ్వులే ఉన్నాయి తరువాత అతను పర్పుల్ పువ్వులను ఆత్మపరాగసంపర్కం లేదా F1 జనరేషన్ యొక్క వేరే పర్పుల్ పువ్వుతో పరపరాగసంపర్కం జరిపించారు ఇది జరిగినప్పుడు F2 జనరేషన్ లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది అతను గమనించిన దాంట్లో దాదాపుగా మూడొంతుల పువ్వులు అంటే 929 మొక్కలలో దాదాపు మూడొంతుల పువ్వులు పర్పుల్ రంగులోనూ మరియు ఒక వంతు పువ్వులు తెలుపు రంగులోనూ వచ్చాయి కాబట్టి ఇక్కడ మొదటి జనరేషన్లో మిస్ అయిన తెలుపు రంగు పువ్వులు రెండవ జనరేషన్లో కనిపించాయి ఇది అతను కనుగొన్నారు చాలా వ్యక్తిగత లక్షణాలు ద్వంద్వ లక్షణాలు మొదలైన అనేక ప్రయోగాల తర్వాత మెండెల్ ఈ క్రింది విధంగా ఫలితాలను వివరించడానికి ఒక నమూనాతో ముందుకు వచ్చారు జన్యువులు లేదా వికల్పాల ప్రత్యామ్నాయ సంస్కరణలు ఉదాహరణకు పర్పుల్ కు క్యాపిటల్ P తెలుపు కు స్మాల్ p వారసత్వంగా వచ్చిన లక్షణాలలో వైవిధ్యాలను నిర్ణయిస్తాయి ఇది నమూనా యొక్క మొదటి అంశం వేరే మాటల్లో చెప్పాలంటే జీనోటైప్ అంటే జన్యురూపం జన్యువులు లేదా వికల్పాలు గమనిస్తున్న లక్షణాల యొక్క దృశ్య రూపాన్ని నిర్ణయిస్తాయి అంటే క్యాపిటల్ P పర్పుల్ ను స్మాల్ p తెలుపును నిర్ణయిస్తాయి ప్రతి లక్షణానికి ఒక జీవి రెండు వికల్పాలను చెరొక పేరెంట్ దగ్గర నుండి వారసత్వంగా పొందుతుంది రెండు వికల్పాలు భిన్నం అయితే గనుక అంటే రెండూ కూడా క్యాపిటల్ P లేదా స్మాల్ p కాకుండా ఒకటి క్యాపిటల్ P రెండవది స్మాల్ p అయితే గనుక డామినెంట్ అంటే బహిర్గత వికల్పం P దృశ్య రూపాన్ని నిర్ణయిస్తుంది ఉదాహరణకు ఒక క్యాపిటల్ P ఒక స్మాల్ p ఉంటే అప్పుడు మనం క్యాపిటల్ P యొక్క లక్షణాంశాలను చూడవచ్చు వేరే మాటల్లో చెప్పాలంటే ఇది పర్పుల్ రంగు పువ్వులను ఇస్తుంది పరిభాష పరంగా రెండు గనుక ఒకటే అయితే అంటే రెండూ కూడా క్యాపిటల్ P గాని లేదా స్మాల్ p గాని అయితే అప్పుడు వాటిని హోమో అంటే సేమ్ homo same జైగోస్ అంటాము అదే గనుక రెండు భిన్నమైన వైతే వాటిని హెట్రో అంటే డిఫరెంట్ hetero different జైగోస్ అంటాము హోమోజైగోస్ మరియు హెట్రోజైగోస్ అనేవి సాధారణంగా ఉపయోగించే పదాలు ఒకవేళ రెండు గనుక ఒకటే అయితే హోమో కాబట్టి హోమోజైగోస్ అలాగే రెండు కనుక భిన్నమైనవి అయితే హెట్రో కాబట్టి హెట్రోజైగోస్ సంయోగబీజాల నిర్మాణమప్పుడు ఒక లక్షణం యొక్క రెండు యుగ్మవికల్పాలు విడిపోవడం గానీ లేదా వేరుపడటం గానీ జరుగుతుంది మనం మియోసిస్ గురించి చదువుకున్నప్పుడు బీజకణాలు కణవిభజన ప్రక్రియలో పాల్గొనడం ద్వారా ఉద్భవించిన సంయోగబీజాల గురించి తెలుసుకున్నాము ఇక్కడ మనం రెండు యుగ్మవికల్పాల విడిపోవడం గురించి మాట్లాడుకుంటున్నాము ఇవి సంయోగ బీజ నిర్మాణం సమయంలో వేరుచేయబడి అండం మరియు స్పెర్మ్ కణాలు భిన్నమైన సంయోగబీజాల లోకి వెడతాయి అని మెండల్ సూచించారు దీనినే లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటే ఆలీనత సూత్రం అని అంటారు రెండు యుగ్మవికల్పాలు విడిపోయి రెండు వేరు వేరు సంయోగబీజాల లో కి చేరతాయి ఇంకా ప్రతి లక్షణం ఉదాహరణకు పువ్వు రంగు విత్తనం రంగు విత్తనం ఆకృతి ఇవన్నీ కూడా వేరు వేరు లక్షణాలు ప్రతి లక్షణం మిగిలిన లక్షణాలకు స్వతంత్రంగా వారసత్వంగా వస్తుంది ప్రస్తుతానికి మనమిప్పుడు ఒక లక్షణం గురించే తెలుసుకుంటున్నా అన్ని లక్షణాలు కూడా ఒకేసారి వారసత్వంగా వస్తాయి ఇది మన అందరికీ తెలిసిన విషయమే అంటే మెండల్ సిద్ధాంతం ప్రకారం ఒక జంట లోని లక్షణాలు రెండవ జంట లోని లక్షణాలకు సంబంధం లేకుండా ఉంటాయి దీనిని లా ఆఫ్ ఇండిపెండెంట్ అస్సోర్ట్మెంట్ అంటే స్వతంత్ర వ్యూహన సిద్దాంతం అని అంటారు ఈ రెండూ కూడా ప్రధాన రచనలు లా ఆఫ్ సెగ్రిగేషన్ మరియు లా ఆఫ్ ఇండిపెండెంట్ అస్సోర్ట్మెంట్ ఇవి ఎందుకు ప్రధానమో తొందరలోనే తెలుస్తుంది చాలా సులభమైన విశ్లేషణ గా అర్థమవుతుంది మీరు ముందరి ప్రయోగాన్ని గనుక గమనిస్తే P జనరేషన్ లో పర్పుల్ పువ్వులు మరియు వైట్ పువ్వులు ఉన్నాయి పర్పల్ పువ్వు స్వచ్ఛమైన సంతానోత్పత్తి రకం కాబట్టి పర్పుల్ పువ్వు అంటే రెండూ కూడా క్యాపిటల్ P ఇంకా తెల్ల పువ్వు అంటే రెండూ కూడా స్మాల్ p వేరే మాటల్లో చెప్పాలంటే ఇక్కడ విషమయుగ్మజము లేదు అందువల్ల సంయోగబీజాలు రెండు ఈ కేసులో క్యాపిటల్ P ఈ కేసులో స్మాల్ p ఇంకా ఇక్కడ ఫలదీకరణ జరిగినప్పుడు జన్యురూపం క్యాపిటల్ P మరియు స్మాల్ p గా ఉంటుంది క్యాపిటల్ P బహిర్గతం అవడం వలన పర్పుల్ రంగు పువ్వు వస్తుంది ఇక్కడ నుండి వచ్చే సంయోగబీజాలు సగం క్యాపిటల్ P మిగిలిన సగం స్మాల్ p లో ఉంటాయి ఇందువల్ల F2 తరంలో అన్ని రకాల అవకాశాలను చూస్తే ఇవి మొక్క యొక్క స్పెర్మ్ నుండి వచ్చే p మరియు p ఇంకా అండం నుండి వచ్చే P మరియుp ఇప్పుడు ఇక్కడ తయారయ్యే కలయికలు PP Pp pP మరియు pp అవుతాయి రెండిట్లో ఒకటైనా క్యాపిటల్ P గనుక అయితే అది డామినెంట్ అవడం వలన పర్పుల్ రంగు పువ్వు వస్తుంది ఇందువల్ల ఇక్కడున్న నాలుగింటిలో మూడు పర్పుల్ రంగు పువ్వులు ఒక తెలుపు రంగు పువ్వు వస్తాయి స్పెర్మ్ నుండి వచ్చే సంయోగబీజాలను మరియు అండం నుండి వచ్చే సంయోగబీజాలను ఒక గళ్ళపటం గా తీసుకుని అన్ని రకాల అవకాశాలను గమనించే విశ్లేషణను పన్నెట్ స్క్వేర్ అని అంటారు దీనిని ఇటువంటి విశ్లేషణలలో చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు క్లిష్టమైన పరిస్థితిలలో కాకుండా ఒకటో రెండో లక్షణాంశాలను ఒకటో రెండో లక్షణాలను ఉపయోగిస్తున్నప్పుడు ఒక దృశ్యరూపకమైన అనుభూతిని ఇచ్చి ఈ విశ్లేషణ వాడుకకు సులభంగా ఉంటుంది అదే గనుక మీరు సంభావ్యతలతో సౌకర్యవంతంగా ఉంటే అదే మరింత సులభంగా ఉంటుంది ఆ పద్ధతిని కూడా తెలుసుకుందాము మనం సంభావ్యతలను చూద్దాం నేను మీకు ముందు చెప్పినట్టు మీరు సంభావ్యతలతో సౌకర్యవంతంగా ఉంటే అదే విశ్లేషణకు మరింత సులభంగా ఉంటుంది ఇప్పటివరకు మనం చేసిన దానిని అంటే ఈ ప్రయోగాలు అన్నింటినీ సంభావ్యత పరంగా చూద్దాం F1 తరంలో మనం చేసిన స్వచ్ఛమైన సంతానోత్పత్తి మొక్కల యొక్క సంకరణ ద్వారా పర్పుల్ రంగు పువ్వులు వచ్చే సంభావ్యత 1 క్యాపిటల్ P మరియు స్మాల్ p ద్వారా వచ్చిన అన్ని పువ్వులు పర్పుల్ రంగు లో వే ఇది మోనోహైబ్రిడ్ అంటే ఏకసంకరణ మోనో అంటే ఒక లక్షణం హైబ్రిడ్ అంటే రెండు రకాల యుగ్మ వికల్పాల మిశ్రమం ఇక్కడ తెల్ల పువ్వులు వచ్చే సంభావ్యత జీరో అదే F2 తరంలో పర్పుల్ రంగు పువ్వులు వచ్చే సంభావ్యత మూడొంతులు ఇది సమయుగ్మజ స్థితివల్ల కానీ లేదా విషమయుగ్మజ స్థితివల్ల కానీ జరుగుతుంది రెండిటిలోనూ క్యాపిటల్ P ఉంటే సమయుగ్మజము అదే క్యాపిటల్ P స్మాల్ p ఉంటే విషమయుగ్మజము అలా అన్ని రకాల కలయికల లోనూ స్మాల్ p స్మాల్ p వలన మాత్రమే తెల్ల పువ్వులు వచ్చే సంభావ్యత ఒక వంతు ఉంది ఇందువలన F2 తరంలో విషమయుగ్మజము వచ్చే సంభావ్యత ¼ ¼ అంటే హాఫ్ ఈ విధంగా సంభావ్యతలలో అనేక రకాల కూడికలు చేసి అనేక రకాల విషయాల సంభావ్యతలను తెలుసుకోవచ్చు కాబట్టి మీరు సంభావ్యతలతో సౌకర్యవంతంగా ఉంటే విస్తృతమైన గళ్ళ పటాలు గీయాల్సిన అవసరం ఉండదు సంభావ్యతలను ఉపయోగించడం సరళంగా ఉంటుంది ఎందుకంటే మెండిలియన్ సూత్రాల ప్రకారం లక్షణాల యొక్క వారసత్వం ఒకదానికొకటి స్వతంత్రంగా ఉంటుంది ఇది స్వతంత్ర వ్యూహన సిద్దాంతం అందువలన స్వతంత్ర సంఘటనలుగా పరిగణించడం ద్వారా అనేక లక్షణాల ఏకకాల వారసత్వ సంభావ్యతను మనం విశ్లేషించవచ్చు మనం రెండు లక్షణాలను పరిశీలిస్తే ఇది మరింత సులువుగా అర్థం అవుతుంది ఇందుకోసమే నేను పరమాణు ప్రాతిపదికను మీకు వివరించాను ఇప్పుడు మెండల్ గమనించిన విధానాన్ని చూద్దాం దాని కోసం మనం రెండు లక్షణాలను తీసుకుందాం విత్తనం రంగు పసుపు లేక ఆకుపచ్చ విత్తనం ఆకృతి గుండ్రంగా లేదా ముడతలుపడి రెండు వారసత్వంగా పొందినవి కానీ లేదా రెండు పరిగణించబడినవి కానీ ఒకే రకమైన సంకరణం YYRR తో yyrr ఈ సందర్భంలో సంయోగబీజాలు YR మరియు yr అవుతాయి ఫలదీకరణ జరిగిన తరువాత ఇవి మొత్తంగా విషమయుగ్మజాలు YyRr అయ్యి అవి స్వతంత్రంగా వారసత్వం పొందడం గానీ లేదా స్వతంత్రంగా వేరు పడడం గాని జరుగుతుంది కాబట్టి విత్తనం రంగు విత్తనం ఆకృతితో స్వతంత్రంగా ఉంటుంది అలాగే విత్తనం రంగు యొక్క వారసత్వం విత్తనం ఆకృతి వారసత్వంతో స్వతంత్రంగా ఉంటుంది ఇక్కడ మనం అన్ని రకాల అవకాశాలను తీసుకుని పన్నెట్ స్క్వేర్ ని గీస్తే లెక్క పెడితే 16 లో నుండి తొమ్మిది సందర్భాలు పసుపు మరియు గుండ్రం రెండు కూడా బహిర్గత లక్షణాలు 16 లో నుండి మూడు గుండ్రం మరియు ఆకుపచ్చ 16 నుండి మరో మూడు పసుపు మరియు ముడతలు ఉండి ఇంకా 16 లో నుండి 1 ఆకుపచ్చ మరియు ముడతలు పడి ఉంటాయి రెండు లక్షణాలను తీసుకొని పన్నెట్ స్క్వేర్ తో గిస్తే ఈ విధంగా రూపం వస్తుంది ప్రాబబిలిటీ లెక్కల్లో తీసుకుంటే F2 తరం మొక్క యొక్క సంభావ్యత రెండు లక్షణాలు సమయుగ్మజ బహిర్గత జన్యురూపం అవుతాయి దీని అర్థం హోమోజైగోస్ అంటే రెండూ ఒకేలాంటివి డామినెంట్ అంటే ఇక్కడ పరిభాష ప్రకారం రెండూ కూడా క్యాపిటల్ అవ్వాలి కనుక ఇక్కడ సంభావ్యత YY మరియు RR అవుతుంది మనకు YY యొక్క సంభావ్యత ¼ అని మరియు RR యొక్క సంభావ్యత ¼ అని తెలుసు ఈ రెండూ కూడా స్వతంత్రంగా వారసత్వం పొందాయి కాబట్టి స్వతంత్రంగా వేరుపడి వీటిని గుణిస్తే ¼ x ¼ 116 అవుతుంది కాబట్టి స్వతంత్ర సంఘటనల కోసం మీరు సంభావ్యతను గుణించవచ్చు ఇప్పుడు F2 తరంలో మొక్క యొక్క సంభావ్యత YyRR జన్యురూపం ఇంకా రెండూ కూడా స్వతంత్రమైనవి కాబట్టి దీన్ని Yy సంభావ్యతను RR సంభావ్యత తో గుణిస్తే వచ్చే నిర్ణయంగా గ్రహించవచ్చు అంటే ½ x ¼ ⅛ మీరు సంభావ్యతలతో సౌకర్యవంతంగా ఉంటే ఇది చాలా సరళంగా గాఉంటుంది F2 తరంలో మొక్క యొక్క సంభావ్యత రెండు లక్షణాలు సమయుగ్మజ అంతర్గత జన్యురూపం హోమోజైగోస్ అంటే రెండూ ఒకేలాంటివి రెసెసివ్ ఇక్కడ పరిభాష ప్రకారం రెండూ కూడా స్మాల్ వేరే మాటల్లో చెప్పాలంటే yyrr యొక్క సంభావ్యత ¼ x ¼ 1 16 అవుతుంది ఈ విధానంతో ఎన్నో సంభావ్యత లెక్కలు చేయవచ్చు ఈ విధంగా మీరు మూడు లక్షణాలతో నాలుగు లక్షణాలతో ఇంకా ఎన్నో కూడా చేయవచ్చు ఇక్కడ మూడు లక్షణాలు ఉన్నాయి ఉదాహరణకు పువ్వు రంగు విత్తనం రంగు మరియు విత్తనం ఆకృతిని కావలసినమూడు లక్షణాలు గా తీసుకుందాం వీటిని PpYyRr మరియు Ppyyrr సంకరణం నుండి తీసుకున్నాం ఇది P లో విషమయుగ్మజము అదే Y మరియు R లో సమయుగ్మజము మూడింటిలో రెండిటి కైనా అంతర్గత దృశ్య రూపాన్ని ప్రదర్శించే సంతానాన్ని తెలుసుకొనడానికి ప్రయత్నిద్దాము ఇప్పుడు మనం పన్నెట్ స్క్వేర్ ఆధారంగా మొదలుపెడితే చాలా పెద్ద పని అవుతుంది అదే సంభావ్యత తెలిస్తే సులువుగా ఆ పని చేయవచ్చు కనుక రెండు లక్షణాలైనా అంతర్గత దృశ్య రూపాలను ప్రదర్శించాలి ఒకసారి రెండింటిని మాత్రమే తీసుకుంటే వచ్చే విభిన్న కలయికలు ppyyRr ¼ x ½ x ½ 116 లేదా ppYyrr ¼ x ½ x ½ 116 లేదా Ppyyrr ½ x ½ x ½ 18 216 లేదా PPyyrr ¼ x ½ x ½ 116 లేదా రెండు లక్షణాలైనా అంతర్గతంగా ఉండాలి అనుకున్నా గనుక మూడింటిని కూడా అంతర్గతంగా పరిగణిస్తే వచ్చే మరో కలయిక Ppyyrr ¼ x ½ x ½ 116 కనుక మొత్తం అన్నింటిని కలిపితే మొత్తం సంభావ్యత అంటే కనీసం రెండు లక్షణాల అంతర్గత దృశ్య రూపాలు అయితే ఈ మొత్తం సంభావ్యతలను కలిపినప్పుడు 616 లేదా ⅜ అవుతుంది ఈ విధంగా చాలా సంభావ్యతలను కనుక్కోవచ్చు ఇవి చాలా ఉపయోగకరంగాఉంటాయి ఏ విధంగానో మనం వ్యాధుల గురించి నేర్చుకుంటున్నప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనం మియోసిస్లో ఏం జరుగుతోందో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ P తరంలో ఇక్కడ కొద్దిగా వేరే ఉదాహరణ తీసుకోవడం జరిగింది పసుపు రంగు గుండ్రటి విత్తనాలు మరియు ఆకుపచ్చ ముడతలు పడ్డ విత్తనాలు తీసుకున్నాం ఈ రెండు లక్షణాంశాలు కలసి పరిగణించబడతాయి పసుపు రంగు విత్తనాలు స్వచ్ఛమైన సంతానోత్పత్తి గనుక YYRR అవుతాయి మరియు ఆకుపచ్చ ముడతలు పడ్డ విత్తనాలు yyrr అవుతాయి మియోసిస్ ప్రక్రియలో సంయోగబీజాలు ఏర్పడతాయి ఈ సంయోగబీజాలు కేవలం YR మరియు yr అవుతాయి ఫలదీకరణ జరిగిన తరువాత రెండు సంభావ్యతలు ఉన్నాయి అన్నీ కలిసిపోయి వాటిని అవి అమర్చుకున్నప్పుడు RrYy గా తయారవుతాయి ఒక్కసారి మియోసిస్ లో ఏం జరుగుతోందో గమనించండి ముఖ్యంగా మెటాఫేజ్ 1 మరియు అనఫేజ్ లో అనాఫేజ్ లో ఇవి వేరుపడడం మొదలయ్యి మెటాఫేజ్ 2 లో RY మరియు ry సంయోగబీజాలు ఏర్పడతాయి కాబట్టి ఇక్కడ ఈ సంయోగబీజాలు అన్ని YR ని కానీ లేదా yr ని కానీ మాత్రమే ఇస్తాయి ప్రత్యామ్నాయంగా అమరిక ఇలా కూడా ఉండవచ్చు స్మాల్ r క్యాపిటల్ Y క్యాపిటల్ R స్మాల్ y మళ్లీ అనాఫేజ్ లో వేరుపడి స్మాల్ r క్యాపిటల్ Y క్యాపిటల్ R స్మాల్ y మరియు స్మాల్ r క్యాపిటల్ Y స్మాల్ r క్యాపిటల్ Y ఇక్కడ క్యాపిటల్ R స్మాల్ y క్యాపిటల్ R స్మాల్ y ఇక్కడ కాబట్టి 14th 8 లో నుండి 2 క్యాపిటల్ R క్యాపిటల్ Y 14th స్మాల్ r స్మాల్ y 14th స్మాల్ r క్యాపిటల్ Y మరియు 14th క్యాపిటల్ R స్మాల్ y ఈ వేరుపడటం వలన ఈ విధంగా జరిగింది మనం రెండింటిని కలిపి చూస్తే మరింత స్పష్టంగా అర్థమవుతుంది ఇది పన్నెట్ స్క్వేర్ కు పరమాణు ప్రాతిపదికను అందిస్తుంది ఇది మనం రెండు లక్షణాలతో చేసినా ఒక లక్షణం పరంగా కూడా చూడవచ్చు ఇక్కడతో పాఠం ముగించాల్సిన సమయం వచ్చింది ఈరోజు మనం బఠానీ మొక్కలతో మెండల్ చేసిన ప్రయోగాలను వాటి ఫలితాలను గమనించాము మెండల్ కనుగొన్న స్వతంత్ర వ్యూహన సిద్ధాంతాన్ని మరియు సులువైన సంభావ్యతలను ఉపయోగించి ఫలితాల యొక్క విశ్లేషణను చేసాము మనం ఇంకొంత ముందరకి వ్యాధుల ని చూసినప్పుడు వ్యాధులను అంచనా వేయడానికి మెండిలియన్ జెనెటిక్స్ యొక్క ఉపయోగాలను తెలుసుకుందాము వచ్చే పాఠంలో మళ్లీ కలుద్దాము